ఈ వెల్క్రో చూడండి మీ అందరికీ వెల్క్రో తెలుసు ఇది BP మీటర్ కోసం ఉపయోగించబడుతుంది కొన్ని సార్లు ఇది గడియారాలలో ఉపయోగించబడుతుంది మరియు అన్నీ కాబట్టి జార్జ్ డి మెస్ట్రాల్ యొక్క పరిశీలన కాక్లెబర్స్ ఒక రకమైన మొక్క ఇది అతని జీన్స్ ప్యాంటు కి అతుక్కుపోయింది ఇది విసుగును కలిగిస్తుంది అతను దానిని తొలగించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు అప్పుడు అతను చెప్పాడు నేను దీన్ని ఉపయోగించగల కొత్త వస్తువు ని కనుగొనగలనా మరియు నేను ఈ విసుగును ఉపయోగకరమైన వస్తువుగా గా మార్చవచ్చా వెల్క్రో ఇలా వచ్చింది ఇది గొప్పది ఇది సృజనాత్మకతకు గొప్ప ఉదాహరణ తరువాత పోస్ట్ ఇట్ PostIt® మీకు తెలిసే ఉంటుంది బుక్మార్క్ తొలగించగల బుక్మార్క్ వివిధ రంగులు మరియు ఆకారాలు మరియు పరిమాణాలలో వస్తుంది కాబట్టి ఆర్ట్ ఫ్రై 1974 లో US లోని 3M కార్పొరేషన్లో ఈ పోస్ట్ఇట్ను అభివృద్ధి చేసారు డాక్టర్ స్పెన్సర్ సిల్వర్ మరో 3M శాస్త్రవేత్త పాలిమర్ ను అభివృద్ధి చేశాడు అది పేలవంగా అంటుకునేది ఇది ఒక వైఫల్యంగా పరిగణించబడుతుంది ఎందుకంటే అన్ని పాలిమర్లు ఇలా పరిగణించబడుతున్నాయి ఇది ఫెవికోల్ లాగా ఉన్నప్పుడు మాత్రమే విజయవంతమైంది వారు రెండు ఏనుగులు అతికిస్తున్నట్లు చూపించారు మరియు అది ప్రకటన అని వారు చెప్పారు కానీ ఇది శాశ్వతంగా జతచేయబడనందున ఇది విఫలమైంది 'ఆర్ట్ ఫ్రై' మాట్లాడుతూ ఏదైనా జతచేయడానికి శాశ్వతంగా జత చేయబడకపోతే నేను దానిని బుక్మార్క్గా ఉపయోగించగలను నేను దానిని ఫైళ్ళలో ఉంచగలను మరియు నేను కొన్ని గమనికలను వ్రాయగలను ఈ ఫైల్ను పూర్తి చేయండి అప్పుడు పని ముగిసినప్పుడల్లా దాన్ని తొలగించవచ్చు PostIt® అంత పెద్ద విజయవంతమైన కార్యాలయ వస్తువు గా మారింది ఏదైనా శాశ్వతంగా అంటుకునే ఉండాల్సిన సంప్రదాయ జ్ఞానాన్ని విస్మరించడం ద్వారా ఆర్ట్ ఫ్రై సంప్రదాయ జ్ఞానం నుండి వైదొలిగి విజయవంతమైన కార్యాలయ వస్తువు ని పొందగలిగారు ఇది సృజనాత్మకతకు ఒక ఉదాహరణ అనేక ఇతర ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకు జపనీస్ బుల్లెట్ రైళ్లు బుల్లెట్ రైళ్లు చాలా ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి గంటకు 250 కిలోమీటర్లు మరియు ఇంకా ఎక్కువ అవి నగరంలోకి ప్రవేశించినప్పుడల్లా అవి స్టేషన్లోకి ప్రవేశించినప్పుడల్లా ఆ టన్నెలింగ్ ప్రభావం ఉన్నపుడు అవి చాలా శబ్దాన్ని ఉత్పత్తి చేసేవి మరియు స్టేషన్కు దగ్గరగా ఉన్న ప్రజలందరూ బుల్లెట్ రైళ్లు అధిక శబ్దాన్ని సృష్టిస్తున్నాయని ఫిర్యాదు చేసేవారు మరియు జపాన్లో ప్రతి 10 నిమిషాలకు బుల్లెట్ రైలు ఉంటుంది ఆపై JR జపనీస్ రైల్వే దీనిపై పనిచేయడం ప్రారంభించింది కింగ్ఫిషర్ తన ఎరను ఎలాంటి శబ్దం లేకుండా పట్టుకుంటుందో వారు కనుగొన్నారు అది శబ్దం చేస్తే చేపలు తప్పించుకుంటాయి కాబట్టి ఇది చాలా తక్కువ శబ్దం చేసే విధంగా డైవ్ చేస్తుంది కాబట్టి వారు ఏరోడైనమిక్ బాడీని కనుగొన్నారు వీటన్నిటి యొక్క ఖచ్చితత్వం కాబట్టి ఇది బయో ప్రేరేపిత బయో ప్రేరేపిత ఇంజనీరింగ్ మరియు జపనీస్ రైల్వే కొత్త తరం షింకన్సేన్ లేదా బుల్లెట్ రైలు యొక్క ముక్కు కింగ్ ఫిషర్ యొక్క ముక్కు ఆకారంలో ఉండే మార్గాన్ని కనుగొంది వారు దీన్ని చేసిన తర్వాత శబ్దం గణనీయంగా తగ్గింది నివాసితుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాలేదు కాబట్టి మీరు ప్రకృతి నుండి కూడా ప్రేరణ పొందవచ్చు ప్రవాహం మరియు సృజనాత్మకత మనస్తత్వశాస్త్రంలో ప్రవాహం ఒక భావన దీనిని మొదట ప్రొఫెసర్ మిహాలీ సిసిక్స్జెంట్మిహాలీ ప్రతిపాదించారు ఉచ్చరించడానికి చాలా కష్టమైన పేరు అతను చికాగో విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్ కాబట్టి ఇది మీ ప్రవాహం ప్రాథమికంగా తెలియని చిక్కు వంటిది మరియు మీరు మీ బోర్న్విటాను మరచిపోయారు అది ప్రాథమికంగా అప్పుడు మీరు ప్రవాహంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ వదిలేద్దాం కాబట్టి ఇవన్నీ వదిలేద్దాం కాబట్టి ఇది ప్రవాహం కర్వ్ మీరు చూస్తే y అక్షం సవాలు మరియు x అక్షం నైపుణ్యం y అక్షం ప్రాథమికంగా మీరు అనుసరిస్తున్న సమస్యలో ఇబ్బంది స్థాయి x అక్షం మీ నైపుణ్యం నైపుణ్యం చాలా ఎక్కువగా ఉంటే నైపుణ్యం చాలా ఎక్కువగా ఉంటే మరియు సవాలు చాలా తక్కువగా ఉంటే మీరు విసుగు చెందుతారు అది బూడిద రంగులో ఉంటుంది నైపుణ్యం చాలా తక్కువగా ఉంటే మరియు మీ సవాలు చాలా ఎక్కువగా ఉంటే మీ సవాలు చాలా ఎక్కువగా ఉంటే ఇది మీకు సంభవిచవచ్చు అది మీ Ph లో మీకు జరుగుతుంది సమస్య కూడా అప్పుడు మీరు చాలా ఆత్రుతగా ఉంటారు కానీ మీ నైపుణ్యం మరియు సవాలు సమతుల్యతలో ఉంటే మీరు ఫ్లో ఛానల్ అని పిలువబడే తెల్లటి మార్గంలో ఉన్నారు మరియు సవాలు మరియు నైపుణ్యం యొక్క ఖచ్చితమైన సరిపోలిక ఉంది మీరు గొప్ప ఫలితం తో వస్తారు మరియు మీరు ఏమి చేస్తున్నారో మీరు ఆనందిస్తారు ఇది ప్రాథమికంగా ఫ్లో సిద్ధాంతం పదేళ్ల పదేళ్ల అబ్బాయి టెన్నిస్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అనుకుందాం అతను A1 స్థాయిలో ఉన్నాడు అతని నైపుణ్యం చాలా తక్కువ మరియు అతని సవాలు చాలా తక్కువ ఎందుకంటే మొదటి కొన్ని రోజులు కోచ్ గోడకు వ్యతిరేకంగా ఆడమని చెబుతాడు అతను అతనికి ఒక రాకెట్ ఏమిటి బంతి ఏమిటి నెట్ యొక్క ఎత్తు ఏమిటి మీరు ఆడే నెట్ యొక్క ఎత్తు ఏమిటి మరియు అన్నీ అతనికి చెప్తాడు ఆపై అతను ఈ సర్వీస్ ను మరియు అన్నింటినీ నేర్పడం ప్రారంభిస్తాడు అతను నేర్చుకుంటాడు నెమ్మదిగా అతని నైపుణ్యం మెరుగుపడుతుంది మరియు అతను A1 నుండి A2 కి వెళ్తాడు రెండు నెలల తరువాత కూడా మీరు గోడకు వ్యతిరేకంగా ఆడమని కోచ్ చెబితే అతని నైపుణ్యం చాలా ఎక్కువ అతని సవాలు చాలా తక్కువ అతను విసుగు చెందుతాడు మరియు అతను టెన్నిస్ నుండి తప్పుకోవచ్చు మరొక అవకాశం ఏమిటంటే అతను తన కోచ్కు చెప్తాడు లేదు లేదు నా సవాలు పెరగాలని నేను కోరుకుంటున్నాను అప్పుడు కోచ్ స్కూల్ ఛాంపియన్తో ఆడమని చెబుతాడు అప్పుడు అకస్మాత్తుగా లేదా అతను మరొక విద్యార్థికి వ్యతిరేకంగా ఆడమని కోరవచ్చు అప్పుడు అకస్మాత్తుగా అతని సవాలు A4 కు పెరుగుతుంది మరియు గోడకు వ్యతిరేకంగా ఆడుతున్న దాని కంటే మరొక మానవుడి యొక్క అనూహ్యమైన సామర్థ్యం ఉందని అతను కనుగొన్నాడు మరియు అతను వేరొకరికి వ్యతిరేకంగా ఆడుతున్నందున అతను నేర్చుకుంటున్న వివిధ రకాల కొత్త విషయాలు టెన్నిస్ ఆడే మొత్తం ప్రక్రియను మరింత ఉత్తేజకరమైనవిగా మరియు మరింతగా ఆనందించేవిగా చేస్తాయి అప్పుడు A4 వద్ద అతను చాలా సంతోషంగా ఉన్నాడు ఆపై మీరు ఆ A4 వద్ద ఎక్కువ కాలం సంతోషంగా ఉండలేరు మళ్ళీ అతను నేర్చుకుంటాడు అతను A5 లేదా A6 కి వెళ్తాడు అప్పుడు అతను విసుగు చెందుతాడు అతను ఇంటర్ స్కూల్ ఇంట్రా స్కూల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జాతీయ పోటీలలో ఆడటం ప్రారంభిస్తాడు మరియు ఈ విషయం కొనసాగుతుంది మరొక చివరకి వెళ్దాం మొదటి రోజునే పాఠశాల విజేత తో ఆడాలని టీచర్ కోరాడు కాబట్టి A1 నుండి అకస్మాత్తుగా అది A3 కి పెరుగుతుంది A3 సవాలు చాలా ఎక్కువ ఎందుకంటే ఇతర వ్యక్తి ఎడమ మరియు కుడి పక్కకి ఆడుతున్నాడు అతనికి ఎం చేయాలో తెలియదు ఈ కుర్రవాడు భయపడతాడు అతను చెబుతాడు అమ్మా రేపటి నుండి నేను టెన్నిస్కు వెళ్ళడం లేదు కొందరు కోచ్ లు పిల్లవాడిని ఈత కొలనులోకి నెట్టి వేస్తారు పిల్లవాడు ఈత కొలనుకు వెళ్ళే చివరి రోజు అవుతుంది అది మరుసటి రోజు నుండి కొన్నిసార్లు ఇది జరుగుతుంది కొన్నిసార్లు మీకు తెలుసా వారు పిల్లవాడిని ఈత కొలనులోకి విసిరివేస్తారు కాబట్టి A3 లో సవాలు చాలా ఎక్కువ కాబట్టి అతను టెన్నిస్ నుండి తప్పుకోవచ్చు లేదా అతను తన కోచ్ను అడుగుతాడు ఆ తోటివాడు అలా ఎలా ఆడుతున్నాడు మరియు కోచ్ చెబుతాడు నీవు అలా ఆడాలనుకుంటే అభ్యాసం చేయాలి కాబట్టి మీరు A3 నుండి A4 కి వెళ్తారు కాబట్టి అతను ఆ మార్గంలో A3 నుండి A4 వరకు వెళ్తాడు తర్వాత A3 నుండి A4 వరకు ఇక్కడ విషయం ఏమిటంటే మీరు A4 లో ఎక్కువ కాలం ఉండలేరు మీరు నేర్చుకుంటారు లేదా ఎవరైనా చేస్తారు అకస్మాత్తుగా మీ సవాలు పెరుగుతుంది కార్యాలయంలో సవాలు పెరుగుతుంది ఎందుకంటే మీ యజమాని మీకు ఏదైనా ఇస్తాడు ఇది మీకు పని చేయడం చాలా కష్టతరం చేస్తుంది లేదా మీరు నేర్చుకోవడం కొనసాగిస్తారు మరియు ఇది మీకు విసుగు తెప్పిస్తుంది అందువల్ల జీవితానికి మీరు విసుగు లేదా ఆందోళన యొక్క సరిహద్దులో ఉన్నప్పుడు విసుగు మరియు ఆందోళనల మధ్య ఒక ఇరుకైన చోటు ఉంటుంది మీ సవాలు మరియు నైపుణ్యం సరిపోయే విధంగా మీరు జీవితాన్ని మలుచుకోవాలి కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు మీరు దానిలో ఉంటే ఆ బూడిద రంగు ప్రాంతం బయట ఉంటే మీరు సంతోషంగా ఉంటారు ఇది బాగుందా ఇది సిసిక్స్జెంట్మిహాలీ సిద్ధాంతం సృజనాత్మకత నిర్వహణ మీకు చాలా సృజనాత్మకత ఉందని అనుకుందాం ఎలా నిర్వహించాలి ఇప్పుడు మనం ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి లేదా సరే ముఖ్యమైన ఆవిష్కరణలు అనుకోకుండా జరిగాయి కనుగొన్నవారికి ఎక్కువ సమయం ఇస్తే అతడు లేదా ఆమె ఈ ఊహించని ఫలితాన్ని పరిశోధించవచ్చు అందువల్ల మీ యజమాని లేదా మార్గదర్శకుడు మీరు ఏదైనా అనుసరిస్తుంటే సలహాదారులుగా మేము ఇవ్వాలి అది మీ పనికి కేంద్రంగా లేకపోయినా మేము చెబుతాము సరే మరో ఒకటి లేదా రెండు నెలలు మేము కొనసాగిస్తాము అది పట్టించుకోము మీరు ఈ దిశలో ప్రయత్నించండి అకస్మాత్తుగా ఉత్తేజకరమైనది ఏదైనా వస్తే అప్పుడు మనం చేయగలం మనం ఆ దిశలో మరింత ముందుకు సాగవచ్చు సరేనా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది అదే సాధారణంగా తెలివిగల సృజనాత్మకమైన మరియు విషయంతో సుపరిచితమైన వ్యక్తులు ఒక ఆలోచనను ఎప్పుడు విలువైనదిగా భావించాలో సాధారణంగా మంచి ఆలోచన ఉంటుంది మీరు చాలా మెదడు తరంగాలను పొందవచ్చు కానీ మీరు తెలివైన మరియు తెలివైనవారైతే చాలా ఆలోచనలు వస్తాయని మీకు తెలుస్తుంది ఈ ఆలోచన చాలా మంచిది కాదు కాబట్టి ఏది కొనసాగించాలో విలువైనది మరియు ఏది సరైంది కాదని మీరు ఎంచుకోవాలి ఆపై చివరకు మీరు దీనిని కొనసాగించడం విలువైనది అనే నిర్ణయానికి వస్తారు అప్పుడు మీ యజమాని లేదా ఎవరైనా సరే మిమ్మల్ని ప్రోత్సహించాలి మరియు దీన్ని కొనసాగించడానికి మీకు కొంత సమయం ఇవ్వాలి నోబెల్ బహుమతి గ్రహీతలు మరియు ప్రసిద్ధ శాస్త్రవేత్తల జీవితాలను చూద్దాం సమర్థ శాస్త్రవేత్తలు రెండు రకాల శాస్త్రవేత్తలు ఉన్నారు సమర్థ శాస్త్రవేత్తలు సరైన సమయంలో సరైన స్థలంలో ఉన్నవారు మరియు నిజమైన మేధావులు సరైన స్థలంలో సరైన సమయంలో ఉన్న గొప్ప వ్యక్తులు చాలా సమర్థులు కాదు అని నేను అనడం లేదు కానీ నిజమైన మేధావి అంటే చాలా కొత్త ఆలోచనలను పదేపదే ఉత్పత్తి చేసేవాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకరు మీరు ఈ శాస్త్రవేత్తల జీవితాలను పరిశీలిస్తే చూద్దాం గుర్తించడానికి ప్రయత్నిద్దాం ఆవిష్కరణలు మరింత తరచుగా జరిగేలా ఎలా ప్రోత్సహిస్తాము MS లేదా Ph సమయంలో యువ శాస్త్రవేత్తలు చాలా ఆవిష్కరణలు చేసినట్లు చరిత్ర చూపిస్తుంది మొదటి కొన్ని సంవత్సరాల్లో వారు గొప్పదాన్ని కనుగొన్నారు కాబట్టి ఒక యువ శాస్త్రవేత్తకు అన్ని నైపుణ్యాలు ఉన్నాయి కాలిక్యులస్ ప్రోగ్రామింగ్ కొలత పద్ధతులు ఏమైనా అవకలన సమీకరణాలు గణాంకాలు మరియు శాస్త్రీయ సిద్ధాంతాలు మరియు మొదలైనవి మరియు అతని కి ఒక భారం లేదు అతనికి ఖ్యాతి లేదు వైఫల్యానికి భయపడటం లేదు కానీ అదే ఒక ప్రొఫెసర్ లేదా ఒక రంగంలో పనిచేసిన ఇప్పటికే స్థాపించబడిన వ్యక్తి అయితే అతను ఆందోళన చెందుతాడు మీరు ఈ విషయం వ్రాసేటప్పుడు ఇతర వ్యక్తులు ఏమి ఆలోచిస్తారు అని కాబట్టి సాధారణంగా మీరు దగ్గరగా ఉండటానికి మొగ్గు చూపుతారు అప్పుడు మీరు చెబుతారు లేదు లేదు నేను చూశాను నేను చూశాను నా అనుభవం నుండి ఇది పనిచేయదని నాకు తెలుసు ఇది పనిచేయదు ఇది పనిచేయదు ఇది పనిచేయదు కాబట్టి అనుభవం లేనివారు యువ శాస్త్రవేత్త నిర్భయము గల ఒక యువ శాస్త్రవేత్త ను మేము అతనిని లేదా ఆమెను ఆ సమయంలో ప్రోత్సహించాలి ఎవరైనా పదేళ్ళకు పైగా ఇలాంటి వాతావరణంలో పనిచేసినప్పుడు లేదా నివసించినప్పుడు అతను లేదా ఆమె అనుభవం కారణంగా తక్కువ ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి సాధారణంగా కాబట్టి ఒక పరిష్కారం పది సంవత్సరాలకు ఒకసారి క్షేత్రాలను మార్చడం చాలా మంది ఆ పని చేసారు కాబట్టి నేను కాలాతీతం మరియు ప్రవాహం మరియు అన్నిటి గురించి మాట్లాడాను అందువల్ల నేను ఈ స్లయిడ్ నంబర్ను కూడా పెడుతున్నాను కాబట్టి ప్రజలు తరగతిలో ఆసక్తిగా ఉన్నారా లేదా ఎలా కనుగొనాలో ఒక మార్గం విద్యార్థులు వారి గడియారాన్ని ఎన్నిసార్లు చూశారో గమనించడం ప్రొఫెసర్ సుబ్రమణ్యం చంద్రశేఖర్ నోబెల్ గ్రహీత 1983 అతనికి నోబెల్ బహుమతి లభించింది ప్రతి పదేళ్ళకు ఒకసారి అతను తన రంగాన్ని మార్చాడని మనం చూడవచ్చు 1929 నుండి 1939 వరకు వైట్ డ్వార్ఫ్స్ సిద్ధాంతం నక్షత్రాల సిద్ధాంత నిర్మాణం 1939 నుండి 1943 వరకు నక్షత్ర డైనమిక్స్ 1960 నుండి 1970 వరకు దీర్ఘవృత్తాకార బొమ్మల స్థిరత్వం 1971 నుండి 1983 వరకు కాల రంధ్రాల గణిత సిద్ధాంతం మరియు 1983 నుండి 1995 వరకు ఢీకొనే గురుత్వాకర్షణ తరంగాల సిద్ధాంతం ప్రతి పదేళ్ళకు ఒకసారి అతను ఒక కొత్త రంగంలో పనిచేశాడు ఒక పుస్తకం రాశాడు ఆ క్షేత్రాన్ని జయించాడు తరువాత ముందుకు సాగాడు లో మీరు నేర్చుకున్న వాటికి పరిమితం అవ్వకండి మీ జీవితమంతా అప్పుడు సహకారం ఉపాంతమవుతుంది మీరు అభివృద్ధి చెందాలి డిజైన్లు భావనలు మరియు ఈ విషయాలన్నీ ఎందుకు సృజనాత్మకంగా లేవు ఎందుకు ఎక్కువ సృజనాత్మకత లేదు ఇప్పుడు మనము అన్ని సిద్ధాంతాలను మరియు అన్నింటినీ చూశాము ఎందుకు ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం డిజైన్లు లేదా భావనలు ఎందుకు సృజనాత్మకంగా లేవు మనము కొత్త ఆలోచనలను వ్యతిరేకిస్తాము లేదు లేదు ఇది పనిచేయదు మరియు కొన్నిసార్లు సమగ్రత లేదు ఈ వ్యక్తి చెప్పారు ఖచ్చితంగా ఏమీ చేయని యంత్రాన్ని రూపకల్పన చేద్దాం అది చాలా చెడ్డ లక్ష్యం మూలసిద్ధాంతముల పరిజ్ఞానం కాబట్టి అతను ఎయిర్క్రాఫ్ట్ వింగ్ విభాగంలో ఉన్నాడు ఇది ఉపాధ్యాయులపై విసిరిన రాకెట్ లాంటిది కాబట్టి హలో ఇంజనీరింగ్ విభాగం ఇది ఒక విమానం కోసం ఒక రెక్కను తయారుచేసే మార్గం కాదని మనం తెలుసుకోవాలి అనేక ఆలోచనల ఏకకాల పరిశీలన వారు అలాంటి అద్భుతమైన యంత్రాన్ని నిర్మించారు కాని వారు ఆన్ ఆఫ్ స్విచ్ ను మరచిపోయారు దీన్ని ఎలా ఆపు చేయాలో వారికి తెలియదు మీ అండర్గ్రాడ్యుయేట్ ప్రయోగశాల ఇంజిన్స్ ప్రయోగశాల మరియు అన్నింటిలో నలుగురు వ్యక్తులు ప్రయోగం చేస్తారు ఒక వ్యక్తి మాత్రమే అసలు పని చేస్తారు మిగతా ముగ్గురు వ్యక్తులు చాటింగ్ చేస్తారు కిర్లోస్కర్ ఇంజిన్లో ఆన్ ఆఫ్ స్విచ్ ఎక్కడ ఉందో ఆ వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి నా అండర్ గ్రాడ్యుయేట్ రోజుల్లో గిండి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ వైవాలో లో కిర్లోస్కర్ ఇంజిన్ యొక్క ఆన్ ఆఫ్ స్విచ్ ఎక్కడ అని అడిగారు ఎవరు చాటింగ్ చేస్తున్నారో మరియు ఎవరు ప్రయోగం చేసారో అతను కనుగొంటాడు కాబట్టి అది వెనుక ఎక్కడో ఉంటుంది అవును కాబట్టి ఈ ఆన్ ఆఫ్ స్విచ్ చాలా ముఖ్యం తర్వాత వివేచన మరియు ఎంపిక మన శాస్త్రా లో మన ఐఐటి టెక్నికల్ ఫెస్ట్లో కాంట్రాప్షన్ అనేది ఒకటి ఉంది అంటే సాధారణ విషయం మరింత క్లిష్టంగా మార్చడం కాబట్టి ఒక 'కప్పి' ఒక పని చేయగలిగితే ఇలాంటి సంక్లిష్టమైన అమరికను ఉంచాల్సిన అవసరం లేదు కాబట్టి సరళత చాలా ముఖ్యం మీరు వీలైనంత సరళంగా చేయడానికి ప్రయత్నించాలి ఈ పార్శ్వ ఆలోచన యొక్క కథానాయకుడైన ఎడ్వర్డ్ డి బోనో సరళతపై 500 పేజీల పుస్తకం రాశాడు సమాజం ఎలా చాలా క్లిష్టంగా మారిందో దాన్ని ఎలా సరళంగా చేయాలి ఇది ఎడ్వర్డ్ డి బోనో సరళతపై ఒక పుస్తకం కాబట్టి అన్ని లక్ష్యాలలో చాలా క్లిష్టమైనది సరళీకృతం అని ఆయన చెప్పారు అది బోధనలో కూడా ముఖ్యమైన విషయాలలో ఒకటి మనం దీన్ని చాలా సరళంగా చేయాలి ఇంకెవ్వర్రూ దీన్ని మరింత సరళంగా చేయలేనంతగా చేయాలి తర్వాత మీరు కొనుగోలు చేయగల సరళతపై అతని అద్భుతమైన పుస్తకం ఇది అందుబాటులో ఉంది మీరు దీన్ని ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు స్వీయ విశ్వాసం మీరు ఇలా ప్రారంభించకూడదు మనం అవసరమైన చెడుగా పరిగణించబడుతున్నాం నేను పరిశోధనకు అనర్హుడిని అనే అభిప్రాయాన్ని పొందుతాను మీరు అప్పుడు బయటకు వెళ్ళాలి అప్పుడు మీరు చాలా ఉత్సాహంగా ఉన్న వారితో మాట్లాడాలి 10000 గంటల నియమము గుర్తుంచుకోండి మీరు 10000 గంటలు గడిపినట్లయితే మీకు ఇది ఇప్పటికే ఉంది ఇప్పటికే ఎంత మంది తమ మాస్టర్స్ చేసారు సమగ్ర వైవా లో ఎంత మంది ఉత్తెర్ణులయ్యారు మీరు ఈ దశ వరకు వస్తే అప్పుడు మీరు ఇతర పనులను కూడా చేస్తారు ఆ విశ్వాసం మీకు ఉండాలి మనమందరం ఈ దశ గుండా వెళతాము కానీ మీరు దీని గుండా వెళ్ళినప్పుడు అది శాశ్వతమైనదని మీరు అనుకోకూడదు అధిక ప్రేరణ స్మెడ్లీ పని చేయడానికి కష్టపడి పనిచేయడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే అతను నన్ను భర్తీ చేయడానికి ఒక యంత్రాన్ని రూపకల్పన చేస్తున్నాడని అతనికి తెలియజేయడం అదే యజమాని తన అధీనంలో ఉన్నవారికి చెబుతున్నాడు మీరు నన్ను భర్తీ చేసే యంత్రాన్ని రూపకల్పన చేయాలి అప్పుడు ఇది యజమాని క్రింద పనిచేసే వారికి చాలా ఆసక్తి మరియు శక్తిని ఇస్తుంది నిర్మాణాత్మక అసంబద్ధత మీరు నాలుగు పెన్సిల్స్ ఉండడం లేదా మీకు ఇలా జుట్టుని కత్తిరించుకుని ఉన్నందున మీరు భిన్నంగా ఉన్నారనుకోకూడదు భిన్నంగా కనిపించడంలో అర్థం లేదు మీరు నిజంగా భిన్నమైన పనులు చేయాలి చిత్రాలలో ఆలోచించే సామర్థ్యం మనకు ఉండాలి మీ ఆటోకాడ్ 3 D ఈ విషయాలు అందుకే రేఖాచిత్రాలు ఇంజనీర్ల భాష కాబట్టి మనం అందులో నిపుణులై ఉండాలి ఇంజనీరింగ్ డిజైన్ సమస్యకు సరిచేసుకునే జాబితా ఏమిటి మెరుగైన ఫలితాలను ఇవ్వడానికి మనము ఇప్పటికే ఉన్న వ్యవస్థలో ఏదైనా మార్చగలమా మీ పరిశోధన సమస్యలో ఈ ప్రశ్నలను అడగడం ప్రారంభించండి మనం ఏదైనా క్రమాన్ని మార్చగలమా మనం ఏదైనా పెంచగలమా లేదా తగ్గించగలమా మనము కదిలే భాగాలను కదలకుండా చేయగలమా మనము సమస్యకు అసింప్టోట్లను చూడగలమా మీరు పని చేస్తుంటే నేను అసింప్టోట్లను చూడవచ్చా మీరు రేనాల్డ్ సంఖ్యను సున్నాకి చేరడం చూడగలరా నేను రేనాల్డ్ యొక్క సంఖ్యను అనంతం వైపు వెళ్లడం చూడవచ్చా Gr Re స్క్వేర్ సున్నాకి వెళ్లడం మీరు చూడగలరా Gr Re స్క్వేర్ అనంతానికి సమానం ఎప్సిలాన్ ε సున్నాకి చేరడం ఉష్ణ వాహకత సున్నాకి చేరడం ఉష్ణ వాహకత అనంతం వైపు వెళ్లడం ఆపై కొన్ని గణితాలను చేయండి మరియు కొన్ని అసింప్టోట్లను కనుగొనండి వీటిని మీ పరిష్కారానికి బెంచ్ మార్క్ చేయడానికి ఉపయోగించవచ్చు మనము ఎల్లప్పుడూ కంప్యూటర్కు వెళ్లే బదులు కాగితం మరియు పెన్సిల్తో పని చేయగలమా మీరు ఈ ప్రశ్నలు అడగాలి మనము స్కేల్ విశ్లేషణ చేయగలమా మనము సుమారుగా స్కేల్ ని గుర్తించగలమా కాబట్టి శీతలీకరణకు ఎంత సమయం పడుతుంది దీనికి ఎంత సమయం పడుతుంది మీ సేకరణ యొక్క గరిష్ట సామర్థ్యం ఏమిటో మనము సుమారుగా చూడగలమా వాస్తవ సేకరణ సామర్థ్యం గరిష్ట సేకరణతో భాగించబడింది మనము దీన్ని క్రొత్త పరామితి క్రొత్త ఉదాహరణ లేదా మీ రంగంలో ఏమైనా పిలుస్తాము మరియు సమస్య ఉందని తిరస్కరించగలమా సరే ఇది చాలా ఎక్కువ పది రోజులు సెలవు తీసుకోండి దానిపై పని చేయవద్దు తర్వాత తిరిగి రండి మీరు ఒక పరిష్కారం పొందవచ్చు ఇతర రంగాలలో ఇలాంటి సమస్యలు ఏమిటి సారూప్య పద్ధతి మనము ఆ సారూప్య పద్ధతిని ఉపయోగిస్తాము ప్రసరణలో విద్యుత్ నిరోధక నెట్వర్క్ సారూప్యత మనము ఉపయోగించాము మనం సారూప్యతను చూడగలమా ప్రకృతి దీనిని ఎలా పరిష్కరించిందో మనం చూడగలమా ప్రకృతి చూడండి దీనిని బయోమిమెటిక్స్ బయోమిమిక్రీ అని పిలుస్తారు జెనెటిక్ అల్గోరిథంలు యాంట్ కాలనీ సర్వోత్తమీకరణం బాంబార్డియర్ బీటిల్ యాక్షన్ ఇవన్నీ ప్రకృతి నుండి ప్రేరణ పొందినవి ఇతర రంగాలలో ఏ ముందస్తు పరిష్కారాలు ఉన్నాయి చీమల కాలనీ సర్వోత్తమీకరణం గణన సమస్యలను పరిష్కరించడానికి ఇది సంభావ్య సాంకేతికత ఇది చీమల ప్రవర్తన ద్వారా ప్రేరణ పొందింది ప్రవర్తన అంటే అవి చక్కెర లేదా ఆహారం కోసం చూస్తున్నప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తాయో కాబట్టి మిశ్రమ సమస్యలకు ఇది బాగా సరిపోతుంది కాబట్టి చీమలు ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు అవి వెళ్ళిన మునుపటి చీమల మార్గాన్ని కనుగొంటాయి కాబట్టి చీమ చక్కెర తీసుకున్న తరువాత అది వదిలివేస్తుంది ఇది ఫార్మాల్డిహైడ్ లాంటి ఫెరోమోన్ అనే రసాయనాన్ని వదిలివేస్తుంది కాబట్టి బహుళ మార్గాల నుండి ఇతర చీమల మార్గాలు తదుపరి చీమ అనుసరిస్తుంది ఫెరోమోన్ కేంద్రీకరణము చాలా ఎక్కువగా ఉన్న మార్గాలను చూస్తుంది కాబట్టి అదేవిధంగా కాబట్టి స్వయంచాలకంగా కేంద్రీకరణము తక్కువగా ఉన్న మార్గాలను ఇది విస్మరిస్తుంది కాబట్టి దీనిని కనిష్టీకరణ ఫంక్షన్ కోసం ఉపయోగించవచ్చు కాబట్టి ఆపరేషన్స్ రీసెర్చ్ లో ట్రావెలింగ్ సేల్స్ మాన్ సమస్యను పరిష్కరించడానికి దీనిని ఉపయోగిస్తారు ఆప్టిమైజేషన్ ఇంజనీరింగ్లో మనము దీన్ని సాధారణ సర్వోత్తమీకరణం సమస్యలలో కూడా ఉపయోగిస్తున్నాము కాబట్టి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క ఉత్తమ విలువను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ ప్రయోగాన్ని ప్రయత్నించండి చీమలు ఉంటే కొంచెం చక్కెర ఉంటే చీమలు వస్తున్నాయి మీరు అడ్డంకిని ఏర్పరుస్తారు కొంత సమయం తరువాత చీమలు అతి తక్కువ దూరం ఉన్న మార్గాన్ని తక్కువ దూరం ఉన్న మార్గం స్వయంచాలకంగా గుర్తించగలవు కాబట్టి మనము చూడగలం మీరు అడ్డంకిని ఉంచవచ్చు తరువాత మొదట గందరగోళం చెందుతుంది C లో అది గందరగోళం చెందుతుంది కానీ Dలో అది మళ్ళీ చిన్నదైన మార్గాన్ని ఎంచుకుంటుంది కాబట్టి మీరు దీని ఆధారంగా ఒక అల్గోరిథంను అభివృద్ధి చేయవచ్చు కాబట్టి ఆ ఫేర్మోన్ కేంద్రీకరణము ప్రారంభ ఫేర్మోన్ కేంద్రీకరణము గా ఊహించుకోండి సమయం లో ఫేర్మోన్ కేంద్రీకరణము ఈ విషయం వద్ద e పవర్ మైనస్ ఫేర్మోన్ కేంద్రీకరణము మీరు t0 కి సమానమైన సమయంలో ఫేర్మోన్ కేంద్రీకరణము ద్వారా భాగించాలి ఆపై మీరు ఒక అల్గోరిథంను అభివృద్ధి చేయవచ్చు నా విద్యార్థులలో ఒకరు కొన్ని సంవత్సరాల క్రితం దీనిని B ప్రాజెక్ట్ గా చేశారు కాబట్టి ఇది ప్రాథమికంగా మీరు అడ్డంకి తర్వాత చూస్తే అది స్పష్టమవుతుంది మొదట అది పరిష్కరించబడదు తరువాత అది స్పష్టమవుతుంది జన్యు అల్గోరిథం జన్యు అల్గోరిథం ప్రాథమికంగా పరిణామ ప్రక్రియను అనుకరిస్తుంది పరిణామాన్ని ఆప్టిమైజింగ్ ప్రక్రియగా పరిగణించవచ్చు ఉత్తమ తల్లిదండ్రులు సంభోగం చేసి ఉత్తమ పిల్లలను ఉత్పత్తి చేస్తారు ఉత్తమ పిల్లల నుండి తల్లిదండ్రుల కొత్త జోడీలు సృష్టించబడతాయి మీకు మీకు బహుళ పరిష్కారాలు ఉంటే ఏ పరిష్కారం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను సంతృప్తిపరుస్తుందో మీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను పెంచుతుందో చూడాలి గరిష్టీకరణ సమస్య విషయంలో మీ వేరియబుల్స్ను సున్నాలు మరియు వాటిగా మార్చండి జన్యుశాస్త్రానికి సమానమైన క్రోమోజోమ్ లను కలపండి మరియు సరిపోల్చండి ఆపై కొత్త పిల్లలను ఉత్పత్తి చేయండి ఆ ఫిట్నెస్ కోసం తనిఖీ చేయండి అది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ను కలపండి మరియు సరిపోల్చండి యాదృచ్ఛికంగా కొన్ని బిట్ లను మార్చండి అంటే మ్యుటేషన్ ఆపై కొనసాగండి కాబట్టి మీరు ప్రకృతి నుండి ప్రేరణ పొందుతున్నారు కాబట్టి జన్యు అల్గోరిథం చాలా శక్తివంతమైన సాధనం ఇది ఇప్పుడు సర్వోత్తమీకరణంలో ఉపయోగించబడింది కాబట్టి మన పరిశోధనలో కొన్ని ఉదాహరణకు 15 చిప్స్ వేడిని ఉత్పత్తి చేస్తున్నాయి మొత్తం 15 వాట్లు అయితే గరిష్ట ఉష్ణోగ్రత కనిష్టీకరించబడే ఈ 15 వాట్లను ఈ చిప్లలో ఎలా పంపిణీ చేస్తాను దీన్ని మినిమాక్స్ సమస్య అంటారు కాబట్టి ఎలక్ట్రానిక్ శీతలీకరణలో ఇది ప్రాథమిక సమస్య కాబట్టి ఆధారితం ఏమిటంటే మీరు మొత్తం 15 చిప్స్ కి ఒక వాట్ ఉంచండి మరియు గరిష్ట ఉష్ణోగ్రత ఏమిటో తెలుసుకోండి అప్పుడు మీరు జన్యు అల్గోరిథంను వర్తింపజేస్తారు మీరు ఏ సర్వోత్తమీకరణను ఉపయోగించారు మరియు ఏది ఉత్తమమో తెలుసుకోండి మరియు ప్రతిదానికీ మీకు ఏకరీతిగా ఒక వాట్ లభించిన ఈ సందర్భాలతో పోల్చండి ఉష్ణోగ్రత ఎంత తగ్గింది ఇది ఒక పరిగనించదగ్గ విషయం కాబట్టి విధానం ఏమిటంటే దీనిని పరిష్కరించడానికి CFD ని ఉపయోగించుకోండి ఆపై q1 నుండి q15 కి వేర్వేరు కలయికలను ఇవ్వండి ఒక న్యూరల్ నెట్వర్క్ ను ఉత్పత్తి చేయండి ఎందుకంటే CFD చాలా సమయం తీసుకుంటుంది ఇది గణనపరంగా ఎక్కువ ప్రమేయం కలిగి ఉంటుంది ఎక్కువ పాల్గొంటుంది కాబట్టి న్యూరల్ నెట్వర్క్ను రూపొందించండి దీనిని సర్రోగేట్ మోడల్ లేదా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడల్ అంటారు అప్పుడు సర్వోత్తమీకరణ జన్యు అల్గోరిథం పరిష్కారాలను కోరుకున్నప్పుడల్లా పరిష్కారం అంటే ఏమిటి నేను q1 నుండి q15 ఇస్తే t1 నుండి t15 అంటే ఏమిటి న్యూరల్ నెట్వర్క్ ఇస్తుంది మీ సర్వోత్తమీకరణ ఇంజిన్ లేదా జన్యు అల్గోరిథం నడపడానికి ఈ న్యూరల్ నెట్వర్క్ను ఉపయోగించండి Q1 q2 q3 q15 నుండి వివిధ కలయికలను ప్రయత్నించండి q1 q2 q15 కలయిక కనీసం t1 నుండి t15 వరకు ఇస్తుంది q1 ప్లస్ q2 నుండి సిగ్మా q 15 వాట్స్ 10 వాట్స్ 20 వాట్స్ మీరు కేటాయించిన వాటికి సమానం అనే షరతుకు లోబడి ఉంటుంది ఇది ఉత్తమ సర్వోత్తమీకరణ సమస్య ఇది జన్యు అల్గోరిథం ఉపయోగించి పరిష్కరించబడుతుంది కాబట్టి మీరు చేయగలరు కాబట్టి మీరు దానిని చూడవచ్చు కాబట్టి మీరు చివరకు వాంఛనీయతను చూడవచ్చు కాబట్టి మీరు ANN కృత్రిమ న్యూరల్ నెట్వర్క్ నుండి పరిష్కారాన్ని ఉత్పత్తి చేయవచ్చు మీరు CFD నుండి ఉత్పత్తి చేయవచ్చు మరియు మీరు చివరకు ధృవీకరించవచ్చు మనము ప్రయోగాలతో ధృవీకరించాము మనము 7 డిగ్రీల లోపంతో పొందుతాము మీరు 7 డిగ్రీల లోపంతో పొందవచ్చు Q q ప్రతిదానిలో ఒకటి కాదని మీరు చూడవచ్చు కాబట్టి కొన్ని హీటర్లకు ఇది 0 5 వాట్స్ కొన్ని హీటర్లకు ఇది 1 091 కొన్ని హీటర్ లకు ఇది 2 వాట్స్ మరియు కాబట్టి ఆ పంపిణీ మీకు మినిమాక్స్ ఇస్తుంది అందువల్ల మొత్తం పదిహేనులో ఒకదాన్ని ఉంచడం చాలా చిన్న విషయం ఇది ఎవరైనా కాదు అంటారు కాదు ఈ విషయం ద్వారా నాకు తెలుస్తుంది దర్శనం ద్వారా నాకు తెలుస్తుంది నాకు అన్నీ తెలుస్తాయి అది సాధ్యం కాదు మీరు దీని ద్వారా వెళ్ళాలి దీన్ని సాధించడానికి మీరు ఈ సర్వోత్తమీకరణ విధానం ద్వారా వెళ్ళాలి చివరగా మనము వాంఛనీయ ఆకృతీకరణను పొందిన తరువాత మీరు మన ప్రయోగశాలలో ఈ పవన సొరంగం చూశాము కాబట్టి మనము ఇవన్నీ ఉంచాము 15 DC విద్యుత్ సరఫరాలు ఉన్నాయి మనము q1 నుండి q15 కి శక్తినిచ్చాము ప్రయోగాత్మకమైనవి ఇచ్చాము వాంఛనీయమైనవి నిర్ణయించబడ్డాయి లేదా సర్వోత్తమీకరణ ప్రోగ్రామ్ ద్వారా చివరకు ప్రయోగం 10 శాతం కన్నా తక్కువ లోపం ఇచ్చిందని మనము కనుగొన్నాము కాబట్టి వాంఛనీయత ప్రయోగాత్మకంగా ధృవీకరించబడింది ఇలాంటి సమస్యను మనం పరిష్కరించగలమా పరిశోధన సమస్య లేదా సృజనాత్మక రూపకల్పన సమస్య కోసం సరిచూచుకునే జాబితాని కలిగివుండాలి సహజ చట్టాన్ని తిరస్కరించండి మీరు G ని విస్మరించి ముందుకు సాగి ఏమి జరుగుతుందో చూడగలరా ఊహించడానికి ప్రయత్నించండి కలవరపరిచే విధానాన్ని ఉపయోగించండి కాఫీ టేబుల్ వద్ద మీ స్నేహితులతో చర్చించండి సమస్యను అవసరమైన ఉప సమస్యలుగా విభజించి ఉప సమస్యలపై మాత్రమే పరిశీలన చేయడం ప్రారంభించండి లేదా ఒక వారం లేదా పది రోజులు వదిలివేసి తిరిగి రండి ముఖ్య అవాంతరాలు ఏమిటి సాధారణంగా ఫిక్సిటీ లేదా మానసిక అడ్డంకి నేను దీన్ని పరిష్కరించలేను అది చాలా కష్టం మీరు ఆ మానసిక అడ్డంకి నుండి బయటపడాలి సారూప్యత చాలా మంచి సహాయం అందిస్తుంది కాబట్టి ఉదాహరణకు చీమల కాలనీ మరియు జన్యు అల్గోరిథం సారూప్యత ప్రకృతికి కింగ్ఫిషర్ సారూప్యత నిరోధక నెట్వర్క్కు విద్యుత్ సారూప్యత కాబట్టి మీ చెవులు మరియు కళ్ళు విస్తృతంగా తెరిచి ఉంచండి మీరు చాలా పత్రికలను చూస్తే ఎలక్ట్రికల్ వ్యక్తులు ఏమి చేస్తున్నారు ANN మరియు ఈ కంప్యూటర్ సైన్స్ ప్రజలు అందరూ ఏమి చేస్తున్నారు కాబట్టి మీరు కొన్ని కంప్యూటర్ సైన్స్ జర్నల్స్ చూడాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ నుండి కొన్ని ఆలోచనలు మీరు త్వరగా ఉష్ణ బదిలీకి మరియు మీ మొదటి పరిశోధనపత్రాన్ని ఉపయోగించాలి మీ కాగితం చాలా ఉదహరించబడుతుంది కాబట్టి ఇతర వ్యక్తులు ఏమి చేస్తున్నారో కూడా మీరు తెలుసుకోవాలి దాన్ని చూడటానికి బదులుగా ప్రజలు ఏమి ఉష్ణ బదిలీ చేస్తున్నారో సౌర ప్రజలు ఏమి చేస్తున్నారో మీరు ఎల్లప్పుడూ చూస్తున్నారు దానికి బదులుగా మీరు కూడా చూడాలి ఇతర రంగాల నుండి కొన్ని ఉత్తమ ఆలోచనలను పొందండి మరియు వాటిని మా రంగానికి వర్తింపజేయండి డిజైన్ పరిశోధన ప్రక్రియ యొక్క ఆవిష్కరణ సృజనాత్మక దశ రూపకల్పన లేదా పరిశోధన ప్రక్రియ యొక్క ఆవిష్కరణ సృజనాత్మక దశ సమస్యను పరిష్కరించడానికి మనము ఆలోచనలు మరియు భావనలను ఉత్పత్తి చేసే ముఖ్య సమస్యను పరిష్కరించడానికి మీరు భావన లేదా ఆలోచనను రూపొందించిన తర్వాత తదుపరి దశ ఏమిటంటే మీరు ఒక ప్రోగ్రామ్ను వ్రాస్తారు లేదా మీరు ఒక ప్రయోగాత్మక సెటప్ను అభివృద్ధి చేస్తారు మరియు ఇవన్నీ కాబట్టి సృజనాత్మకత ఆలోచనలు మరియు భావనలు ఉన్న చోట ఉంటుంది ఆ తరువాత అది ఉత్పత్తి చేయబడిన తరువాత మరియు మీరు మీ ప్రయోగాత్మక సెటప్ను నిర్మిస్తారు అప్పుడు మీరు వివరాలతో చిక్కుకుంటారు అప్పుడు మీరు మెకానిక్ కోసం వెతుకుతారు మీరు టెక్నీషియన్ కోసం వెతుకుతారు మీరు ఆ విషయాల కోసం వెతుకుతారు మీరు ఒక చీకటి గది కోసం చూస్తారు ఆపై మీరు వెంటిలేట్ చేస్తారు ఈ విషయం రాత్రి ఉష్ణోగ్రత మారడం నాకు ఇష్టం లేదు కానీ మీకు లభించే వాటి యొక్క నాణ్యత మీకు ఏది ఉపయోగపడుతుందో సృజనాత్మకత లేదా వినూత్నత లేదా మీ ఆలోచనల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది ఈ ప్రయోగం దీనిని ఇస్తుంది మీ ప్రకారం ఇది ధర్మం ఇది ఫలితాన్ని ఇస్తుంది కానీ అది ఉపయోగకరంగా ఉందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది దాని సెటప్ వెనుక ఉన్న ఆలోచనలు ఏమిటి నేను చెబుతున్నది మీకు అర్థమవుతుందా అది కూడా విలువైనదేనా కాదా అక్కడే ఆలోచన తరం ముఖ్యమైనది కాబట్టి ఆలోచనల నాణ్యత చాలా ముఖ్యం అందుకే మనం మరింత సృజనాత్మకంగా ఉండాలి కాబట్టి సృజనాత్మకత చివరికి సృజనాత్మకత అంటే ఏమిటి అన్ని అంశాలు ఇప్పటికే మీ మనస్సులో ఉన్నాయి ఇది ఈ అన్ని విషయాల కలయిక మరియు ఏదో ఒకటి బయటకు వస్తుంది వారు చెప్పినట్లు మంచి గురువు ఎవరంటే విద్యార్థుల మనస్సులో ఇప్పటికే ఉన్నదాన్ని బయటకు తీసుకురాగల వాడే ఉపాధ్యాయుడు మనము దీనికి క్రొత్త విషయాలను అమర్చలేము ఉన్నదాన్ని బయటకు తీయడానికి కి మాత్రమే మేము సహాయం చేయగలము సృజనాత్మక ప్రక్రియ మీరు సమాచారంతో మనస్సును నింపడం మీరు వివిధ కలయికలను ప్రయత్నిస్తారు ఆపై పరిష్కారంతో వస్తారు ఆపై మీరు ఇలా అంటారు ఇది నా ప్రయోగాత్మక రూపకల్పన అవుతుంది ఇది పాలక సమీకరణం అవుతుంది ఇది నేను పరిష్కరించే సమస్య అవుతుంది కాబట్టి సృజనాత్మకత స్పృహ మరియు సంభాషణపై ఆధారపడి ఉంటుంది మళ్ళీ ఇక్కడ తప్పు ఉంది ఇది అపస్మారక స్థితి కాదు ఉపచేతనమైనది కాదు స్థిరమైన సంభాషణ ఉంది మీరు నిద్రిస్తున్నప్పుడు ఈ సంభాషణ జరగవచ్చు అది కలలో కూడా రావచ్చు కలలో కూడా కొన్నిసార్లు రావచ్చు కొన్నిసార్లు కలలో కంప్యూటర్లో 640 వ పంక్తిలో నేను దానిని 2 ద్వారా భాగించలేదు ఉదయం అక్కడ తొమ్మిది 'గంటలకు మాత్రమే కంప్యూటర్ సెంటర్ తెరుచుకుంటుంది ఎనిమిది 'గంటలు ఎనిమిది ముప్పై కి మీరు వెళ్తారు మీరు మార్చుతారు కానీ మీరు ఆ 2 ఉంచిన తర్వాత కూడా అది పనిచేయకపోవచ్చు అది వేరే విషయం కానీ నేను పరిష్కరించిన ఆ సమస్య మీకు కనీసం తెలుసు 620 వ పంక్తి మళ్ళీ మీరు నిద్రపోయినప్పుడు 1424 వ పంక్తి లో ఆ వర్గమూలం లేదు ఆపై మీరు ఏమి చేస్తారు అది పనిచేయడం లేదు రైట్ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ రైట్ ఇస్తారు కాబట్టి మీరు ప్రతి రెండు పంక్తులకు ఇలా ఇస్తారు మీరు రైట్ స్టేట్మెంట్ ఉంచండి మీరు ఈ ప్రయాణం ద్వారా వెళ్ళాలి 3 D విజువలైజేషన్ చాలా ముఖ్యం ఇతరులతో మాట్లాడటం మీ స్కాలర్షిప్ను అభివృద్ధి చేయడం ఆపై ఆలోచనల యొక్క పెద్ద లైబ్రరీ మీరు జీవిత చరిత్రలను చూడాలి మీరు ప్రేరణ పొందాలి మీరు ఆలోచనల యొక్క పెద్ద గ్రంధాలయాన్ని కలిగి ఉండాలి ఇక్కడ మీరు చాలా ఆలోచనలను రూపొందించగలరు మరియు వాటిని కొనసాగించగలరు సృజనాత్మకతను ఎలా మెరుగుపరచాలి ఆటలు లేదా పజిల్స్ ఆడటం ప్రారంభించండి మీ ఊహను మెరుగుపరిచే కొన్ని అభిరుచులు అలవరచుకోండి కొన్ని కవితలు రాయండి లేదా రోజువారీ పత్రికను నిర్వహించండి మీరు ప్రతిరోజూ చేసినదంతా నిర్వహించండి చిన్న కథలు చదవండి కవిత్వం మరియు జీవిత చరిత్రలను చదవండి ఇది మీ ఊహను రేకెత్తిస్తుంది వ్రాయండి జర్నల్ పేపర్ రాయకండి మీ అనుభవాల గురించి లేదా ఏదైనా రాయండి మీరు ఇతరులకు కూడా చూపించాల్సిన అవసరం లేదు మీ సన్నిహితులకు మాత్రమే చూపించండి మీరు ఏదో ఒక ప్రదేశానికి మూడు రోజుల పర్యటనకు వెళుతున్నారు దానిని వర్డ్ డాక్యుమెంట్లో వ్రాసి వేరొకరితో పంచుకోండి ఆపై ప్రక్రియను అనుభవిస్తున్నారు కాబట్టి ఇది నేను దీనిని దాటివేస్తాను మీకు ఇది కావాలా మేము దీనిని దాటివేస్తాను సరే చివరకు పరిశోధన తీవ్రమైన చర్య దీన్ని ఎంతో గౌరవంగా చూడాలి ఇది జీవితకాల కార్యాచరణ ఇది సృజనాత్మక వృత్తి కాబట్టి ఇది మీరు చేయాల్సిన తపస్సు దీనికి తీవ్రమైన దృష్టి శక్తి అవసరం మీరు విశ్రాంతి తీసుకోలేరని దీని అర్థం కాదు కానీ సాధారణంగా ఒక దిక్సూచి ఎల్లప్పుడూ నిజమైన ఉత్తరం వైపు చూపుతుంది స్వయంచాలకంగా ఎటువంటి కార్యాచరణ లేనప్పుడు మనస్సు పరిశోధన వైపుకు రావాలి మీరు కొంత సమయం కేటాయించారు మీరు క్రీడ ఆడాలనుకుంటున్నారు మీరు వ్యాయామం చేయాలనుకుంటున్నారు మీరు నడవాలనుకుంటున్నారు మీరు టెన్నిస్ ఆడాలనుకుంటున్నారు మీరు సినిమా చూడాలనుకుంటున్నారు అంతా బాగానే ఉంది కానీ దిక్సూచి కలవరపడకుండా ఉన్నపుడు నిజమైన ఉత్తరం వైపు రావాలి మనస్సు దానిని కొనసాగించాలి ఐదేళ్ళలో నేను అలా చేయాలనుకుంటున్నాను పదేళ్ళలో నేను అలా చేయాలనుకుంటున్నాను అనే లక్ష్యం ఉండాలి పరిశోధన రంగంలో విజయం చాలా కష్టం మీరు విజయవంతమయ్యారో లేదో ఇతర వ్యక్తులు చెప్పాలి మనం మాట్లాడటకూడదు మీరు విజయవంతమయ్యారో లేదో సమయం నిర్ణయిస్తుంది మనము విచిత్రంగా ఉండాలి మనం చేస్తున్నదాన్ని ఆస్వాదించాలి అది చాలా ముఖ్యం కాబట్టి ఏదైనా పరిశోధన యొక్క అంతిమ లక్ష్యం ఆ అమర స్థితిని పొందడం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నారు నేను మరొక ప్రాండ్ట్ల్ అవుతానా ఇది చాలా సందేహాస్పదంగా ఉంది మీరు కాకపోవచ్చు కానీ కనీసం లక్ష్యం ఉంది ప్రాండ్ట్ల్ గురించి మాట్లాడుతున్నట్లే అందరూ నా గురించి మాట్లాడుతారా 1905 ప్రాండ్ట్ల్ యొక్క సరిహద్దు పొర సిద్ధాంతం 2016 లో కూడా తరగతికి వెళ్లే ఏ ప్రొఫెసర్ అయినా ప్రాండ్ట్ల్ యొక్క సరిహద్దు పొర సిద్ధాంతం గురించి మాట్లాడుతారు మీరు ఏమి చేస్తున్నారో మాకు తెలియదు మనము దానిలో ఒక శాతం లేదా సగం శాతానికి కూడా రాకపోవచ్చు కానీ మీ లోపల నేను తదుపరి ప్రాండ్ట్ల్ అవుతానా ఆ లక్ష్యాన్ని కలిగి ఉండి ముందుకు సాగడం మంచిది మీరు ఆ అమర స్థితిని పొందాలనుకుంటున్నారు మీరు దానిని 'అనంత' అని పిలుస్తారు మీతో తీసుకువెళ్లాల్సిన సందేశం సృష్టించబడిన సమస్యలని అదే స్థాయిలో ఆలోచనల ద్వారా వాటిని పరిష్కరించలేరు కాబట్టి సమస్యలను పరిష్కరించడానికి మీకు ఉన్నత స్థాయి ఆలోచన అవసరం